ఇప్పుడు మనము పర్ యూనిట్ నొటేషన్ గురించి తెలుసుకుందాము ఈ పర్ యూనిట్ నొటేషన్ లో మనము ఒక నిర్దిష్ట సిస్టమ్ కి బేస్ ఇంపెడెన్స్ ని ఓమ్స్ లో డిఫైన్ చేస్తాము ఆ తర్వాత నా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ మరియు ట్రాన్స్ఫార్మర్ సెకండరీ కోసం నేను కలిగి ఉన్న ఇంపెడెన్స్ ప్రస్తుత విలువ అందులో ఎంత శాతం ఉంటుందో చెప్పబోతున్నాము అనగా బేస్ ఇంపెడెన్స్ తో పోలిస్తే వాస్తవ ఇంపెడెన్స్ ఎంత భాగం ఉంటుందో నేను డిఫైన్ చేస్తున్నాను మొదటగా మనము బేస్ ఇంపెడెన్స్ డిఫైన్ చేయడానికి మనకు ఒక మార్గం ఉండాలి ఒకవేళ నేను సాధారణ పవర్ సిస్టమ్ ని తీసుకుంటే నాలుగు విలువలను నేను ఫిక్స్ చేయాలి ఒకటి kVA రేటింగ్ మరొకటి వోల్టేజ్ రేటింగ్ ఈ రెండూ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా కరెంటు ఫిక్స్ అవుతుంది అలాగే ఇంపెడెన్స్ కూడా ఫిక్స్ అవుతుంది కాబట్టి ప్రాథమికంగా నేను సిస్టమ్ కి నాలుగు బేస్ విలువలు కలిగి వుంటాను ఒకవేళ నేను ఒక నిర్దిష్ట విలువ కలిగిన kVA మరియు నిర్దిష్ట వోల్టేజ్ విలువ ను బేస్ గా డిఫైన్ చేయబడిన సిస్టం కలిగి ఉన్నట్లయితే నాకు kVAVoltage అనేది నేరుగా ఆంపియర్ లను ఇస్తుందని చెప్పగలను ఆ ఆంపియర్ బేస్ ఆంపియర్ అవుతుంది మరియు ఏదైతే నేను బేస్ వోల్టేజ్బేస్ కరెంట్ గా డిఫైన్ చేశానో అది Zbase అవుతుంది ఇంతకు ముందు కూడా ఉదాహరణకు తీసుకున్న దానిని ఒకసారి మళ్ళీ తీసుకుందాము అనగా 2 2kVA 220110V ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాము నేను ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నపుడు సాధారణంగా kVAని ప్రైమరీ మరియు సెకండరీ రెండింటికీ బేస్ kVA గా డిఫైన్ చేస్తాము ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ లో పవర్ మారదు నేను ప్రైమరీ వైపు నుంచి చూసినా సెకండరీ వైపు నుంచి చూసినా నేను ప్రాథమికంగా kVA కాన్స్టెంట్ గా కలిగి ఉంటాను కాబట్టి బేస్ kVA 2 2 kVA గా ఉంటుంది ఇదే బేస్ kVA అవుతుంది అలాగే ఇది ప్రైమరీ కి బేస్ వోల్టేజ్ అవుతుంది అయితే ఇది సెకండరీకి బేస్ వోల్టేజ్ అవుతుంది సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ కోసం మనము చేసేది ఏమిటంటే మనము ఒకే బేస్ వోల్టేజ్ ని డిఫైన్ చెయ్యము మనము బేస్ వోల్టేజ్ ను ప్రైమరీ కి అలాగే సెకండరీ కి వేర్వేరుగా డిఫైన్ చేస్తాము ఎందుకంటే మనము స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ చేస్తాము kVA ఒకేలా ఉంటుంది అయితే ఇది రెండు వైపులా వేరు వేరు గా డిఫైన్ చేయబడుతుంది నేను కరెంట్ ని గమనిస్తే నేను ప్రైమరీకి బేస్ కరెంట్ కలిగి వుంటాను నేను దానిని 2200220 గా కలిగివుంటాను అది 10 A అవుతుంది అయితే నేను సెకండరీ యొక్క బేస్ కరెంట్ ని చూస్తే అది 20 A గా ఉంటుంది ఇప్పుడు నేను ప్రైమరీ మరియు సెకండరీ రెండింటి కీ Zbase ని డిఫైన్ చేస్తే చాలా స్పష్టంగా అవి వేరుగా ఉంటాయి కాబట్టి ప్రైమరీ లో Zbaseఅనేది2201022ᘯగా ఉంటుంది అదే విధంగా సెకండరీ లో Zbaseఅనేది110205 5ᘯగా ఉంటుంది కావున ప్రైమరీ సైడ్ మరియు సెకండరీ సైడ్ బేస్ ఇంపెడన్స్ అనేది వేరు గా ఉంటుంది అదే విధంగా బేస్ వోల్టేజ్ మరియు బేస్ కరెంట్ రెండూ కూడా ప్రైమరీ మరియు సెకండరీ సైడ్ లలో వేరు గా ఉంటాయి అదే kVA ని మనము గమనిస్తే ఇది అన్నింటికీ కామన్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పర్ యూనిట్ డిఫైన్ చేయడం లో అసలు పాయింట్ ఏమిటి దాని ప్రయోజనాన్ని చూడటానికి ప్రయత్నిద్దాం నేను అదే ట్రాన్స్ఫార్మర్ ని కన్సిడర్ చేసుకుంటాను ఇక్కడ నేను R1X1 ని డిఫైన్ చేస్తున్నాను మరియు ఇది నా ప్రైమరీ నేను RC మరియు XM గురించి అనవసరంగా ఆందోళన చెందడం లేదు ఎందుకంటే నేను ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు బహుశా I2R గురించి ఎక్కువ గా మాట్లాడబోతున్నాను ఈ కారణంగా నేను ముఖ్యంగా సీరీస్ పారామీటర్స్ ను గమనిస్తున్నాను అందుకే నేను దీనిని కలిగి ఉన్నాను మరియు సెకండరీ వైపు నేను R2X2 కలిగి ఉండబోతున్నాను మరియు నా లోడ్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నేను 5 5Ω లోడ్ కనెక్ట్ చేస్తుంటే దేనినైతే మనము సాధారణ ఆపరేటింగ్ కండిషన్ లో బేస్ ఇంపెడెన్స్ గా క్యాలిక్యులేట్ చేశామో దానిని కనెక్ట్ చేస్తున్నాను అప్పుడు నేను 100 లేదా రేటెడ్ కరెంటు ప్రవహించడాన్ని చూడగలను అందువలన ఒకవేళ నేను 1 p u లోడ్ ని కనెక్ట్ చేస్తే నేను 1 p u అనగా అర్థం ఏమిటంటే నేను క్యాలిక్యులేట్ చేసిన బేస్ ఇంపెడెన్స్ కు సమానమైన విలువ అనగా అది 5 5 Ω కి అనుగుణంగా ఉంటుంది నేను దీనిని కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు I2rated అవుతుంది మరియు ఈ I2rated విలువ అదే 20 A గా ఉంటుంది అయితే ఈ 20 A ప్రైమరీ వైపు 10 A గా ట్రాన్సలేట్ చేయబడుతుంది మరియు అది కూడా Ibase కాబట్టి నేను ఈ రెండింటినీ ప్రైమరీ వైపు నుంచి గమనించినా లేక ఈ రెండింటినీ సెకండరీ వైపు నుంచి గమనించినా ఏ వైపు నుంచి అయినా నేను ట్రాన్స్ఫార్మర్ నుంచి 100 kVA గ్రహిస్తున్నంత వరకు ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు 1 p u గా ఉంటుంది అని నేను చెప్పగలను ప్రైమరీ వైపు నుంచి చూసినా సెకండరీ వైపు నుంచి చూసినా ఇలాగే ఉంటుంది కాబట్టి ఒక వైపు నుండి మరొక వైపు కి మార్చవలసిన అవసరం లేదు చాలా సార్లు మీరు ఇండస్ట్రీ నుంచి ఇవ్వబడే వాస్తవిక విలువలు చూశారంటే వారు ఎల్లప్పుడు ఇంపెడెన్స్ ని పర్ యూనిట్ రూపంలో ఇస్తారు అలాగే నేను VRI2ratedR2jX2I2ratedR1jX1 ని చూడడానికి ప్రయత్నిస్తే ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సిరీస్ పారామీటర్స్ అన్నింటిలో కలిపితే వచ్చే మొత్తం డ్రాప్ అవుతుంది ఈ మొత్తాన్నీ నేను సెకండరీ వైపు నుంచి గమనిస్తుంటే నేను దీనిని V2rated అని చెప్పగలను మొత్తం వోల్టేజ్ డ్రాప్ ను V2rated తో భాగిస్తే వచ్చేది రెగ్యలేషన్ మనకు రెగ్యలేషన్ అంటే ఇదే దీనిని నేను వోల్టేజ్ రెగ్యలేషన్ అని పిలవగలను వోల్టేజ్ రెగ్యలేషన్ నిజానికి ఈ విధంగా డిఫైన్ చేయబడుతుంది ప్రాథమికంగా నేను చూస్తున్నది ఏమిటంటే సెకండరీ వైపు నుండి తీసుకున్న కరెంటుని సెకండరీ వైపు ఇంపెడెన్స్ తో నేరుగా మల్టిప్లై చేస్తాము మరియు ప్రైమరీ వైపులోకి ట్రాన్సలేట్ అయిన కరెంటునిR1jX1 వాస్తవానికి ఇప్పుడు నేను అన్నింటినీ సెకండరీ వైపుకు మార్చి ఉండాలి ఎందుకంటే ఇక్కడ నేను అన్నింటి గురించీ సెకండరీ వైపు నుండి మాట్లాడుతున్నాను దీనికి బదులుగా నేను అన్నింటినీ పర్ యూనిట్ లో డిఫైన్ చేస్తే ప్రాథమికంగా పర్ యూనిట్ లో డిఫైన్ చేయడము అంటే వాటి స్వంత బేస్ ఆధారంగా డిఫైన్ చేయడం అది దానిని నిజంగా వేరే ఏ విధంగానూ మార్చదు ఒక వేళ ఇది తన స్వంత బేస్ గురించి మాట్లాడుతుంటే నేను I1rated లేదా I2rated ని రేటెడ్ విలువ గా అనుకుంటుంటే అది 1 p u అంటే 100 శాతంగా ఉంటుంది కావున నేను దానిని 1 p u గా రాయగలను అది పట్టింపు లేదు అదేవిధంగా నేను R1jX1 ని సెకండరీ వైపు బేస్ ఇంపెడెన్స్ పరంగా చూసినా లేదా నేను R1jX1 ని ప్రైమరీ వైపు బేస్ ఇంపెడెన్స్ పరంగా చూసినా అది నాకు ఒకే రకమైన డ్రాప్ ను ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఇంపెడెన్స్ ని ఏ వైపు నుండి క్యాలీక్యూలేట్ చేస్తున్నానో అదే వైపు నుండి కరెంటుని తీసుకుంటున్నాను దీనిని మళ్ళీ ఈ విధంగా చూద్దాము మనకు ఇక్కడ 20 A ఉంది నేను ఆర్బిట్రరీ గా ఏదో ఒక విలువ తీసుకుంటున్నాను బహుశా ఇది 3 మరియు ఇది 4 అనుకుంటాను నేను కొంత పెద్ద విలువను తీసుకుంటున్నాను పట్టింపు లేదు దీనితో నేను 20 A ని గుణించాలి మరియు నేను దీనిని ఒకవేళ 203j4 అనుకుంటే ఇదే డ్రాప్ అవుతుంది ఇది చాలా ఎక్కువ గా ఉంటుంది కానీ ఇదే నాకు సెకండరీ వైపు లభిస్తున్న డ్రాప్ సాధారణంగా R1మరియు R2 రెండూ ఒక దానికి ఒకటి కంపేర్ చేసే విధంగా ఉంటాయి అలాగే X1 మరియు X2 కూడా ఒక దానికి ఒకటి కంపేర్ చేసే విధంగా ఉంటాయి అని నేను మీకు చెప్పాను ఒకవేళ నేను ప్రైమరీ వైపు వచ్చే ఇలాంటి విలువ గురించి మాట్లాడుతుంటే దానిని నేను 3122 గా వ్రాయాలి లేదా 22తో గుణించాలి ఇక్కడ నేను చెప్పినట్లు 122 తో కాదు ఇది నిజానికి 34 ఎందుకంటే 22 కాబట్టి ఇక్కడ మీరు అర్థము చేసుకోవాల్సింది ఏమంటే ఇది 220110V ట్రాన్స్ఫార్మర్ కాబట్టి రెండు రెసిస్టెన్స్ లు కంపేరబుల్ గా ఉన్నాయి అనుకుంటే నేను ఇంకొక వైపు అదే 3 Ω కలిగి ఉంటాను అయితే అది ప్రైమరీ వైపు పరంగా ఉంటుంది కావున ఇది 34 అవుతుంది మరియు ఇది 3 ఇంకా ఇదేమో 44 అవుతుంది మరియు ఇక్కడ కరెంటు ఎంత ఉంటుంది కరెంటు 10 A మాత్రమే ఉంటుంది అందువలన నేను దీనిని 1012j16 గా వ్రాయాలి ఒకవేళ నేను వోల్టేజ్ డ్రాప్ ని చూడడానికి ప్రయత్నిస్తే ఇది 110 V పరంగా వచ్చే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అదే ఈ వోల్టేజ్ డ్రాప్ ఏమో 220 V పరంగా ఉంటుంది ఎందుకంటే నేను దానిని పూర్తిగా ప్రైమరీ వైపు నుండి గమనిస్తున్నాను నేను దాని స్వంత బేస్ వోల్టేజ్ దాని స్వంత బేస్ కరెంట్ దాని స్వంత బేస్ ఇంపెడెన్స్ తీసుకోవాలి ఒకవేళ నేను సెకండరీ వ్యూపాయింట్ నుండి ఇంకొక దానిని చూస్తున్నట్లయితే నేను దాని స్వంత కరెంట్ దాని స్వంత బేస్ వోల్టేజ్ మరియు దాని స్వంత ఇంపెడెన్స్ తీసుకోవాలి అదే నేను ఇక్కడ తీసుకున్నది కాబట్టి ఇప్పుడు నేను వాస్తవానికి నేను పొందబోయే ఫ్రాక్షన్ ను చూస్తున్నట్లయితే వీరు పర్సంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించండి అది 205110అవుతుంది అయితే ఇది 12216220 అవుతుంది కావున ఇది 200220 కూడా అవుతుంది ఈ రెండు తప్పనిసరిగా వాటి స్వంత బేస్ వోల్టేజ్ ల పరంగా ఒకే పర్సంటేజ్ విలువను కలిగి ఉంటాయి అందువలన నేను ఇంపెడన్స్ ని పర్సంటేజ్ లో లేదా పర్ యూనిట్ లో సూచించినప్పుడు నేను వాటన్నిటినీ ప్రైమరీ వైపు నుండి సూచిస్తున్నానా లేక సెకండరీ వైపు నుంచి సూచిస్తున్నానా అనేదాని గురించి పట్టింపు ఉండదు నేను పాక్షికంగా ప్రైమరీ వైపు నుంచి కొంత అలాగే పాక్షికంగా సెకండరీ వైపు నుంచి కొంత సూచిస్తున్నాను మొత్తంమీద నేను దాని స్వంత బేస్ పరంగా క్యాలిక్యులేట్ చేసినపుడు నేను చివరికి వోల్టేజ్ డ్రాప్ లను ఒకే పర్సంటేజ్ విలువ వద్ద పొందుతాను కావున రేటెడ్ వోల్టేజ్ పరంగా నేను ఏదైతే వోల్టేజ్ డ్రాప్ పొందుతున్నానో ఈ మొత్తం సాధారణంగా దీనిని ట్రాన్సఫార్మెర్ యొక్క పర్సెంటేజ్ ఇంపెడెన్స్ అని అంటాము కాబట్టి ఒకవేళ నేను ఇలా కలిగి ఉంటే ReqR1R2 మరియు XeqX1X2 అని అనుకుందాము స్టూడెంట్ ప్రైమరీ మరియు సెకండరీ ఇంపెడన్స్ రెండూ ఎప్పుడూ పోల్చ తగినంతగా ఉంటాయా ప్రొఫెసర్ చూడండి సాధారణంగా చాలా వరకు ట్రాన్స్ఫార్మర్ లలో ప్రైమరీ మరియు సెకండరీ లు పోల్చదగినవిగా ఉంటాయి మీరు వేరే వేరే విలువ కు ఇచ్చినా మీకు వేర్వేరు ఓమిక్ విలువలు ఇచ్చినప్పటికీ ఒకవేళ మీరు వాటిని వాటి స్వంత బేస్ కి మార్చడానికి ప్రయత్నించినపుడు మీరు పర్సెంటేజ్ విలువలు పోల్చదగినవిగా ఉండడాన్ని చూడగలరు అంటే ఒకటి 3 పర్సెంట్ గా ఉంటే ఇంకొకటి బహుశా 3 25 లేదా 3 5 పర్సెంట్ గా ఉండవచ్చు అదే నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను వాస్తవంగా ఈ 220110V ట్రాన్స్ఫార్మర్ లో విలువలను మీరు మేజర్ చేసి ఉంటే నేను బహుశా R1 ను కలిగి ఉండవచ్చు ఇంతకు ముందు మనము చేసిన ఆ ప్రాబ్లం మీ దగ్గర ఉందా దయచేసి చివరిసారిగా మనము ప్రాబ్లం చేసినప్పుడు నేను ఇచ్చిన విలువలు నాకు చెప్పండి అదే 220110V ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ డేటా నుంచి చెప్పండి ప్రొఫెసర్ నేను ఇది 5 5 Ω గా ఉంది అని అనుకోవచ్చు ఇది రెసిస్టెన్స్ లోడ్ నేను 5 5Ω ను రెసిస్టెన్స్ గా అనుకుంటే అపుడు ఇది ఇన్ ఫేస్ లో ఉంటుంది అని అనుకోవచ్చు అదేమి పర్వాలేదు నేను ప్రాథమికంగా మొత్తం ఇంపెడన్స్ 5 5Ω గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఎలాంటి ఫేస్ యాంగిల్ ను తీసుకోలేదు కాబట్టి ఇది రెసిస్టేబుల్ అని ఊహించుకుంటున్నాను ఒకవేళ ఇది రెసిస్టివ్ కాకపోతే ఖచ్చితంగా ఫేజ్ యాంగిల్ ని కూడా ఇక్కడ చేర్చాలి కాబట్టి ఇక్కడ నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇది ఒకవేళ 220V 2 2kVA ట్రాన్స్ఫార్మర్ అయితే R1 ని బహుశా 1 Ω అనుకుంటాను R1R2 లు సమానంగా ఉండాలి అంటే ఇక్కడ మనం పొందే R2 విలువ 14 గా ఉండాలి అది 0 25 కి బదులు బహుశా 0 26 Ω ఉండొచ్చు అదే విధంగా X1 బహుశా 3 Ω అనుకుంటాను అప్పుడు X2 దాదాపుగా 340 75 గా ఉండాలి అయితే దానికి బదులు నేను దీనిని 0 8గా తీసుకుంటాను అదేమి పట్టింపు లేదు ప్రొఫెసర్ N1N22కాదు అందుకే 14 ప్రొఫెసర్ 220110 అనేది టర్న్స్ రేషియో ఒకవేళ నేను అన్నింటినీ ప్రైమరీ వైపు కి ట్రాన్సఫర్ చేస్తున్నట్లయితే అపుడు నేను 4 తో మల్టిప్లై చేయాలి ఎందుకంటే 22212 మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ నేను హై వోల్టేజ్ వైపు నుండి లో వోల్టేజ్ వైపుకి ట్రాన్సఫర్ చేస్తున్నపుడు ఇది 1turnsratio2గా అవుతుంది ఇక్కడ టర్న్స్ రేషియో మళ్ళీ 1 కంటే ఎక్కువగా ఉంటుంది అలాగే హై వోల్టేజ్ వైపుకి ట్రాన్సఫర్ చేస్తున్నపుడు నేను ఎల్లప్పుడూ 12 కంటే ఎక్కువగా ఉండే ఫ్యాక్టర్ తో గుణించాలి కాబట్టి ఒకవేళ నేను 220110V ని చూస్తున్నట్లయితే 220V తక్కువ కరెంటుని క్యారీ చేస్తుంది ఇలా తక్కువ కరెంటును క్యారీ చేసేటపుడు ఇంపెడెన్స్ ఎక్కువగా ఉండాలి ఎక్కువ వోల్టేజ్ వైపు ఎల్లప్పుడూ కూడా ఎక్కువ ఇంపెడన్స్ ని చూపిస్తుంది మరియు తక్కువ వోల్టేజ్ వైపు ఎల్లప్పుడూ తప్పనిసరిగా తక్కువ ఇంపెడెన్స్ చూపుతుంది ఎక్కువ కరెంటు కారణంగా అది ఇంపెడన్స్ ను తక్కువగా చూపుతుంది కావున మీరు ఎక్కువ వోల్టేజ్ వైపు ఎక్కువ ఇంపెడన్స్ తక్కువ వోల్టేజ్ వైపు తక్కువ ఇంపెడెన్స్ కలిగి ఉండబోతున్నారు ఒకవేళ మీరు పర్ యూనిట్ లో చేస్తున్నట్లయితే ఇటువంటి కన్ఫ్యూషన్స్ అన్ని తొలగించబడతాయి ఎందుకంటే నేను ఇక్కడ గమనిస్తే పర్ యూనిట్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ రూపంలో చూస్తే ఈ నిర్దిష్ట సందర్భంలో 220 V వైపు బేస్ ఇంపెడన్స్ 22 Ω గా ఉంటుంది అదే ఈ సందర్భంలో అయితే బేస్ ఇంపెడన్స్ 5 5 Ω గా ఉంటుంది నేను 1j3ని ఎక్సప్రెస్ చేస్తే ఇది R1jX1 ఇప్పుడు 1j322 ప్రైమరీ వైపు పర్ యూనిట్ ఇంపెడెన్స్ అవుతుంది మరియు నేను ఇక్కడ 0 85 5 కలిగి ఉండబోతున్నాను ఇది సెకండరీ వైపు పర్ యూనిట్ ఇంపెడెన్స్ అవుతుంది ఇప్పుడు మీరు పర్ యూనిట్ విలువను కాలిక్యులేట్ చేయండి ఒకవేళ మీరు క్యాలిక్యులేటర్ కలిగి ఉంటే దయచేసి పర్ యూనిట్ విలువను కాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించండి ఈ రెండూ దాదాపు పోల్చదగినవిగా ఉండాలి అవి ఖచ్చితంగా ఒకే విలువను కలిగి ఉంటాయి అని నేను చెప్పడము లేదు దాదాపు పోల్చదగినవిగా ఉంటాయి అని చెప్తున్నాను ప్రొఫెసర్ అవి సమానంగా ఉండవు నిజం చెప్పాలి అంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లో ప్రతిదీ 0 గా ఉండాలి పారలల్ పారామీటర్లు మాత్రము ఇన్ఫినిటీ గా ఉండాలి నేను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ని పునరుద్ఘాటించాను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ రెసిస్టెన్స్ 0 గా లీకేజీలు 0 గా మాగ్నెటైజింగ్ రియాక్టన్ట్స్ ఏమో ఇన్ఫినిటీగా మరియు రెసిస్టెన్స్ యొక్క కోర్ లాస్ కాంపోనెంట్ లు కూడా ఇన్ఫినిటీగా ఉంటాయి అసలైన ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ మరియు సెకండరీ ఇంపెడన్స్ లు కంపేరబుల్ గా ఉంటాయి అవి ఖచ్చితంగా ఒకే విలువ కలిగి ఉంటాయి అని నేను చెప్పడము లేదు దాదాపు పోల్చదగినవిగా ఉంటాయి అని చెప్తున్నాను కాబట్టి నేను వీటిని పర్ యూనిట్ లో వ్రాసినపుడు ఒకవేళ నేను దీనిని పర్ యూనిట్ లో వ్రాయడానికి ప్రయత్నిస్తే ఇది 122 అది 322 అలాగే ఇదేమో 0 5 అవుతుంది ఈ రెండింటినీ నేను 10 తో గుణించ గలను క్షమించాలి 10 తో కాదు 4 తో గుణించాలి అపుడు నేను తప్పనిసరిగా ఒకే బేస్ విలువ 22 Ω పొందుతాను కాబట్టి 0 26 x 4 విలువ మళ్లీ 1 కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ వేర్వేరుగా లెక్కించినప్పటికీ నాకు లభించిన ఇంపెడెన్స్ లు దాదాపుగా పోల్చదగినవి అని నేను స్పష్టంగా చెప్పగలను కావున విలువలను గమనించడం ద్వారా మీరు క్యాలిక్యులేషన్ లో కానీ మెజర్మెంట్ లో కానీ ఏమైనా తప్పు చేశామా అన్న విషయం చెప్పగలుగుతారు ఒకవేళ ఉదాహరణకు వాటిలో ఒక దానికి నాకు 1Ω వస్తే అంటే 1 pu వస్తే మరియు ఇంకొక దానికి నాకు 22 p u వస్తే నేను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఎక్కడో తప్పు చేసినట్లు కావున పర్ యూనిట్ విలువ మనకు ఒక అంచనాని ఇస్తుంది కాబట్టి వీటిని చూసి క్యాలిక్యులేషన్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని చెప్పగలుగుతారు ఒకవేళ నేను ట్రాన్స్ఫార్మర్ ని పరిశీలిస్తే వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడూ కూడా 10 పర్సెంట్ కంటే తక్కువ గా ఉండాలి చాలా వరకు ఇలానే ఉండాలి కాబట్టి చివరికి మనము క్యాలిక్యులేట్ చేసే వోల్టేజ్ రెగ్యులేషన్ పర్ యూనిట్ బేసిస్ లో ఉంటుంది ఎందుకంటే మనము దీనిని ఎప్పుడూ రేటెడ్ వోల్టేజ్ తో డివైడ్ చేస్తున్నాము మనకు డ్రాప్ వస్తుంది దానిని రేటెడ్ వోల్టేజ్ తో డివైడ్ చేస్తాము ఇలా చేయడం వల్ల మనకు వోల్టేజ్ డ్రాప్ 10 పర్సెంట్ కంటే తక్కువ ఉందా లేదా అన్న విషయంలో ఒక అంచనా వస్తుంది అంటే మనము అంతా సరిగ్గా చేశామా లేదా అన్నది తెలుస్తుంది అలాగే ట్రాన్స్ఫార్మర్ మంచిదా కాదా ఇవన్నీ కూడా గమనించడం వలన మనకు తెలుసుకోవడానికి వీలు పడుతుంది పర్ యూనిట్ నొటేషన్ ఉపయోగించడం వలన ముఖ్యమైన ప్రయోజనాలలో ఇది ఒకటి సాధారణంగా మనము ట్రాన్స్ఫార్మర్ ని ఇండస్ట్రీ నుండి కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఇంపెడెన్స్ ఇంత పెర్సెంటేజ్ ఉంటుంది అని చెప్తారు అది బహుశా 0 1 p u కావచ్చు లేదా 10 పర్సెంట్ కావచ్చు ఇదే వాళ్ళు చూసేది మనము ఇలా చెప్పడానికి IratedZeqVrated అని అర్థము మీరు ఇక్కడ నిర్ధారించుకోవాల్సిన విషయం ఏమిటంటే Irated మరియు Vrated అన్నవి పూర్తిగా LV వైపు నుంచి కానీ లేదా పూర్తిగా HV వైపు నుంచి కానీ తీసుకోవాలి అదే విధంగా నేను Zeqని కూడా పూర్తిగా LV వైపు నుంచి కానీ HV వైపు నుంచి తీసుకోవాలి నేను అన్నింటినీ ఒకే వైపు నుండి తీసుకోవడము మంచిది ఇది 0 1 కి సమానము దీని అర్థము ఏమిటంటే ఒకవేళ నాకు 220110 V ట్రాన్స్ఫార్మర్ 2 2 kVA ఉంటే అది ప్రైమరీ వైపు 10 A కరెంటును క్యారీ చేస్తున్నపుడు ప్రైమరీ వైపు నుంచి చూసినప్పుడు Zeq లో డ్రాప్ ఎంత ఉంది అన్నది నేను చూసినట్లయితే ఆ డ్రాప్ 220V తో పోల్చినపుడు 10 పర్సెంట్ గా ఉంటుంది అని నేను చెబుతాను ఒకవేళ నేను దీనిని ప్రైమరీ వైపు 220 V రేటెడ్ వోల్టేజ్ గా ఉన్నప్పుడు చూడడానికి ప్రయత్నిస్తే ఈ మొత్తాన్ని నేను 22Vకి సమానంగా కలిగి ఉండబోతున్నాను కాబట్టి ప్రాథమికంగా పర్ యూనిట్ యొక్క అర్ధము ఇదే చాలా ఇండస్ట్రీలు RC విలువలు XM విలువలు మరియు R1 ఇంకా R2ల ను కలిపి Req గా అలాగే X1 మరియు X2 లను కలిపి Xeq గా వీటన్నిటిని పర్ యూనిట్ గానే సూచిస్తారు ఎప్పుడూ కూడా ఓమిక్ విలువలలో సూచించరు ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఓమిక్ విలువలను గమనిస్తే ముఖ్యముగా 400 V 4000V లేదా 40000 V వంటి ట్రాన్స్ఫార్మర్ లలో గమనిస్తే ఓమిక్ విలువలు ప్రైమరీ మరియు సెకండరీ వైపు లలో మ్యాచ్ అవవు ఎందుకంటే ఇక్కడ రెండింటికి ఒకే kVA ఉంటుంది ప్రైమరీ వైపు కరెంటు 100 రెట్లు పెంచబడుతుంది మరియు సెకండరీ వైపు వోల్టేజ్ 100 రెట్లు పెంచబడుతుంది ఒకవేళ మనము ఓమిక్ విలువలను గమనిస్తే ఒక వైపు అది ఒకవేళ 1Ω ఉంటే మరొకవైపు అది 10000 Ω గా ఉంటుంది కాబట్టి ఇది చాలా వ్యత్యాసానికి దారి తీస్తుంది అపుడు మీకైనా ఇంకా ఎవరికైనా అంతా సరిగా చేశామా లేదా అన్న విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అదే మనము అన్నింటినీ పర్ యూనిట్ లో చెప్పాము అనుకోండి అపుడు అన్నీ చివరికి దాదాపుగా ఒకే పర్సెంటేజ్ కి వస్తాయి ఎందుకంటే మీరు బేస్ వోల్టేజ్ ని ఆ నిర్దిష్ట వైపు వోల్టేజ్ గా ఉపయోగిస్తున్నారు మరియు కరెంట్ ని ఆ నిర్దిష్ట వైపు కరెంట్ గా ఉపయోగిస్తున్నారు కావున సాధారణంగా పర్ యూనిట్ ఉపయోగించడం వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటేమో అక్కడ ఉన్న విలువలను చూసి మీరు అవి ట్రాన్స్ఫార్మర్ ఇండక్షన్ మోటార్ సింక్రోనస్ మోటార్ యొక్క సాధారణ పరిధిలో ఉన్నాయా లేవా అని చెప్పగలరు దానిని మీరు చెప్పగలగాలి ఎందుకంటే మనమందరం ఎవరైతే సాధారణంగా ఎలక్ట్రికల్ ఆపరేటస్ ల గురించి తెలిసినవాళ్లమో మనమంతా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపెడన్స్ 5 పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి అని చెప్పగలము అదే విధంగా నేను అవి RC లేదా Xm అయితే అవేమో 100 పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి బహుశా 200 300 400 పర్సెంట్ అలా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పగలను అదే ఒకవేళ నేను ఇండక్షన్ మోటార్ ని గమనిస్తే నేను సాధారణంగా ఇంపెడెన్స్ ను సీరీస్ ఇంపెడన్స్ అనేది 25 నుంచి 30 పర్సెంట్ వరకు ఉంటుంది అని చెప్పగలను కావున మనకు వేరు వేరు మెషిన్ ల యొక్క రేంజ్ లు సుమారుగా తెలుసు కాబట్టి ఊరికే గమనించడం ద్వారా మనకు వచ్చిన విలువలు మనము అనుకున్న పరిధిలో ఉన్నాయా లేవా అన్నది మనము తెలుసుకోవచ్చు ఇది మనకు ఉన్న మొదటి ప్రయోజనం రెండవ ప్రయోజనం ఏమంటే ఈ విలువలను రెండు వైపులలో ఏ వైపు నుండి అయినా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఎలా చేసినా సమస్య ఏమి ఉండదు మీరు ఒక ఓమిక్ విలువను ఒక వైపు నుంచి మరొక వైపుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఇచ్చినవి అన్నీ పర్సంటేజ్ విలువలలో ఉంటాయి అవి అన్నీ ఆపరేటస్ కి ప్రైమరీ వైపు నుంచి చూసినా సెకండరీ వైపు నుంచి చూసినా ఒకేలా ఉంటాయి ఇది పర్ యూనిట్ యొక్క ప్రధాన ప్రయోజనం ట్యుటోరియల్ షీట్లోని ఒక ప్రాబ్లెమ్ లో నేను పర్సంటేజ్ ఇంపెడన్స్ ని 10 పర్సెంట్ అలా ఇచ్చినట్లు ఉన్నాను బహుశా ఇది నిజానికి IratedZeqVrated ని సూచిస్తుంది ఏ వైపుకి అయినా అది 0 1 గా ఉంటుంది ఇదే దాని అర్థము అదే విధంగా నేను పర్సంటేజ్ రెసిస్టెన్స్ ని ఈ విధంగా చెప్పగలగాలి Percentage resistance Irated2ReqkVA మనము ఇంతకు ముందు IRatedZeqVratedZeqఅని వ్రాశాము అదే విధంగా నేను IRatedReqVratedReq అని రాయగలను దాని బదులు నేను Irated తో మల్టీప్లై మరియు డివైడ్ చేస్తే అప్పుడు ప్రాథమికంగా నాకు Irated2ReqkVA వస్తుంది ఎందుకంటే VratedIratedkVA కాబట్టి ఇది కూడా నాకు పర్ యూనిట్ రెసిస్టెన్స్ ని ఇస్తుంది మనము చేసిన ఒక ప్రాబ్లెమ్ లో రేటెడ్ కండిషన్స్ ఓమిక్ లాస్ లు ఓవరాల్ kVA రేటింగ్ లో ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అని ఇచ్చారు రేటెడ్ కాపర్ లాస్ లు రేటెడ్ kVA లో 5 2 అని ఇచ్చారు అంటే తప్పనిసరిగా Req అనేది 2 గా ఉంటుంది అదే విధంగా నేను IRatedXeqVratedXeq అని వ్రాయగలను పర్ యూనిట్ నోటేషన్ గురించి చెప్పుకున్నది చాలు దీనిని ఇండస్ట్రీలలో ఎల్లప్పుడూ ఉపయోగిస్తాము అందువల్లనే మీరంతా ఖచ్చితంగా పర్ యూనిట్ నొటేషన్ ను ఎలా ఉపయోగిస్తారు దాని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు అన్ని ఇండస్ట్రీలలో దానిని ఉపయోగిస్తున్నారు అని తెలుసుకోవాలి స్టూడెంట్ ప్రైమరీ మరియు సెకండరీ పారామీటర్ లను మనం ఒక వైపుకు ఎందుకు కలపాలి ప్రొఫెసర్ చూడండి ఒకవేళ నేను ప్రైమరీకి వేరుగా సెకండరీకి వేరుగా క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే నేను కిర్చాఫ్స్ లా Kirchhoff's law వ్రాయడానికి ప్రయత్నించినపుడు వాటిని ఎలా పరిగణనలోకి తీసుకోగలను అపుడు నేను ఏమి చేయాలంటే రెండు లూప్ ఈక్వెషన్స్ రాయాలి మరియు ప్రతి సారి వోల్టేజ్ మరియు కరెంట్ లను స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ చేయాలి వాస్తవానికి నేను దీనంతటినీ ఒక సింగిల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ గా సూచించాలి అనుకున్నాను ఇలా చేయడం వల్ల క్యాలిక్యులేషన్ చేయడం నాకు సులభం అవుతుంది ఈ ఒక్క కారణం వల్లనే అన్నీ పారామీటర్ లను ఒకే వైపుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అలా చేయడం వల్ల ఒక KVL ఈక్వేషన్ మరియు ఒక KCL ఈక్వేషన్ రాసి ఈ మొత్తాన్ని కాలిక్యులేట్ చేయగలను అది ఒక్కటే కారణం పర్ యూనిట్ నొటేషన్ లో మనము ఖచ్చితం గా కోర్ లాస్ ల గురించి రాయవచ్చు ఒకవేళ ఈ సందర్భంలో కోర్ లాస్ దాదాపు 100 W అనుకుందాము నేను 1002200 అని చెబుతాను ఇక్కడ ఏదైతే పర్ యూనిట్ లో క్యాలిక్యులేట్ చేశానో దానిని నేను పర్ యూనిట్ లో కోర్ లాస్ అని చెప్పగలను మీరు మళ్లీ దీనిని kVA పరంగా కూడా చేయవచ్చు స్టూడెంట్ p u లో ఉన్న Zeq మరియు p u లోని వోల్టేజ్ రెగ్యులేషన్ రెండూ ఒకటేనా ప్రొఫెసర్ పర్ యూనిట్ Zeq మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 100 పర్సెంట్ లోడ్ దగ్గర వోోల్టేజ్ రెగ్యులేషన్ అవును అతను అడుగుతున్నది పర్ యూనిట్ లో ఉన్న Zeq మరియు పర్ యూనిట్ లో ఉన్న వోల్టేజ్ రెగ్యులేషన్ ఈ రెండూ సమానమా అవి సమానం అయితే వాటిని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర కాలిక్యులేట్ చేయాలి కాదు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద కాదు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద కావచ్చు ఎందుకంటే 1 మరియు 0 నిజంగా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాదు కనీసం 100 పర్సెంట్ లోడ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నది ReqjXeqI ఇక్కడ మీరు I విలువ ఎంత అని చూస్తున్నారు మరియు మీరు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ను నిజానికి పరిగణించడం లేదు మనము పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ను బహుశా 0 గా ఊహించుకుంటున్నాము కానీ మనము ఇంతకు ముందు మాట్లాడుతున్న ప్రాక్టికల్ కాంపోనెంట్ ను నెగ్లెక్ట్ చేయడము లేదు మీరు గుర్తు తెచ్చుకుంటే మనము ఫేజార్ డయాగ్రం గీసాము మరియు ఇది V2 అని చెప్పుకున్నాము మరియు అక్కడ ఇలా కొంత అడిషనల్ ఉంది తర్వాత మనము దీనిని V1 గా పొందబోతున్నాము తర్వాత మనము ఇక్కడ ఉన్న ఈ వర్టికల్ కాంపొనెంట్ లను నెగ్లెక్ట్ చేస్తున్నాము అని చెప్పుకున్నాము కానీ ఈ వర్టికల్ కాంపొనెంట్ లను నెగ్లెక్ట్ చేయకూడదు అని గుర్తుంచుకోండి అది మీకు మరింత ఖచ్చితమైన రెగ్యులేషన్ ను ఇస్తుంది వాస్తవానికి మీరు దేనినైతే Iమరియు Zeq ల లబ్దంగా పొందుతున్నారో అది రేటెడ్ కరెంట్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద చాలా ఖచ్చితమైన రెగ్యులేషన్ ఇంకొక విధంగా మీరు Zeq అనేది పరోక్షంగా మీకు రేటెడ్ కరెంట్ వద్ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఇస్తుంది అని చెప్పగలరు మనము త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లకు వెళ్లడానికి ముందుగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లను చూడడానికి ప్రయత్నిద్దాము దానితో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల గురించిన డిస్కషన్ పూర్తి అవుతుంది స్పెషల్ ట్రాన్స్ఫార్మర్లలో ఒకటైన ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ను చూడడానికి ప్రయత్నిద్దాము దీనికి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది మెజర్మెంట్ చేయడం కోసం మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కోసం ఉపయోగించబడుతుంది ఇన్స్ట్రుమెంటేషన్ మరియు మెజర్మెంట్ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి ఎందుకంటే మీరు బహుశా దేనినైనా మెజర్ చేయవచ్చు మీరు స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు దానితో కొంత తారుమారు చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు ఆ తరువాత చివరిగా మీరు అవసరమైన నమూనాను అనుసరించగలరు ఉదాహరణకు మీరు ఒక ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ ని తీసుకుంటే బహుశా మీరు టెంపరేచర్ ఎప్పుడూ 27° దగ్గర స్థిరంగా ఉండాలని కోరుకోవచ్చు ఇందుకోసం మీరు నిరంతరం టెంపరేచర్ ఎంత ఉంది అని మెజర్ చేయడానికి ప్రయత్నిస్తారు అందుకోసం మీరు ఒక రకమైన టెంపరేచర్ సెన్సార్ కలిగి ఉండాలి ఈ టెంపరేచర్ సెన్సార్ ఏమో టెంపరేచర్ ని కొంత వోల్టేజ్ రూపంలోకి మార్చుతుంది ఎందుకంటే మనము వాడే కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్ లు చాలా వరకు ఎలక్ట్రికల్ వి కాబట్టి టెంపరేచర్ దానికి సమానమైన వోల్టేజ్ విలువకి మార్చబడుతుంది తర్వాత అది మన వద్ద ఉన్న రెఫరెన్స్ తో పోల్చ బడుతుంది ఈ రెఫరెన్స్ విలువ 27° కు అనుగుణంగా ఉంటుంది మరియు దాదాపు అది కూడా వోల్టేజ్ సిగ్నల్ అయి ఉంటుంది కాబట్టి నేను ఈ రెండింటినీ పోల్చి చూస్తాను ఒకవేళ టెంపరేచర్ 27° ని ఇంకా చేరి ఉండకపోతే ఇంకా 30° దగ్గరే ఉండి ఉంటే అప్పుడు నేను బహుశా కండిషనింగ్ సిస్టమ్ లో ఉండే కంప్రెసర్ని చాలా సమయం వరకు ఆన్ చేయాల్సి ఉంటుంది ఆ కంప్రెసర్ ఎంత వరకు ఆన్ లో ఉండాలి అంటే కూలంట్ కంప్రెస్ అయ్యి ఆ తర్వాత అది ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత హీట్ ఎక్స్చేంజర్ గుండా వెళ్ళి ఆ తర్వాత మొత్తం టెంపరేచర్ 27° దగ్గర కు వచ్చే వరకు కంప్రెసర్ ఆన్ లో ఉండాలి ఇది టెంపరేచర్ 27° దగ్గరకు వచ్చే వరకు జరుగుతుంది ఒకసారి 27° దగ్గరకు చేరుకున్న తరువాత కూడా వాస్తవ రెఫరెన్స్ విలువతో నిరంతరం కంపేర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ కంప్రెసర్ చాలా సమయం వరకు ఆఫ్ అయి ఉంటే తర్వాత మళ్లీ మీరు కూలింగ్ సైకిల్ ప్రారంభించాల్సి ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రాన్స్డ్యూసర్స్ అని పిలువబడే కొన్ని ఉపకరణాల సహాయంతో పూర్తి చేయబడనది కాని మనము దీని డిటైల్స్ లోకి వెళ్ళడం లేదు మనము తప్పనిసరిగా ఇక్కడ కొంత వోల్టేజ్ మరియు కరెంట్ ని కంట్రోల్ చేయాలా వద్దా అని చూస్తున్నాము కావున నేను వోల్టేజ్ కంట్రోల్ చేయాలి అంటే నేను వోల్టేజ్ ని మెజర్ చేయాల్సి ఉంటుంది అది దాని అవసరానికి లేదా మోటార్ అవసరానికి అనుగుణంగా ఉందా లేదా అని చూడాలి ఒకవేళ ఇది DC సిస్టమ్ కి బదులుగా AC సిస్టమ్ లో చేయవలసి వస్తే DC లో మీరు స్పష్టంగా ట్రాన్స్ఫార్మర్ ని ఉపయోగించలేరు అయితే నేను ఏదేని AC సిస్టమ్ ని చూస్తున్నట్లయితే ఎక్కడైతే నేను కొన్ని వేల కిలోవోల్ట్స్ ని మెజర్ చేయాల్సి వస్తుంది బహుశా అటువంటి వోల్టేజ్ ని సులభంగా మెజర్ చేయడానికి తగిన వోల్ట్ మీటర్ కలిగి ఉండకపోవచ్చు కాబట్టి నేను ఏమి చేస్తానంటే ఇక్కడ ఉన్న ఈ రెండు టెర్మినల్స్ మధ్య నేను వోల్టేజ్ ని మెజర్ చేయాలి అనుకుందాం ఇది మెజర్ చేేయవలసిన V ఇప్పుడు నేను చేయబోయేది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ని కనెక్ట్ చేయడం నేను దీనిని PT పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తాను మరియు ఈ రెండు టెర్మినల్స్ మధ్య నా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ను కనెక్ట్ చేస్తున్నాను పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ మనకు చాలా ఎక్కువ ఇంపెడన్స్ ఇవ్వాలి ఒకవేళ అది తక్కువ ఇంపెడెన్స్ ను ఇస్తే నేను వోల్టేజ్ మెజర్ చేయాలి అనుకుంటున్న రెండు టెర్మినల్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయడం తో సమానం అవుతుంది ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ తప్పనిసరిగా వోల్ట్మీటర్ లాగే పని చేస్తుంది వోల్ట్ మీటర్ సాధారణంగా చాలా ఎక్కువ ఇంపెడన్స్ ను ఇస్తుంది కాబట్టి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ విషయం లో కూడా అలానే ఉండాలి ఈ కారణంగా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ ఎప్పుడూ కూడా ఓపెన్ సర్క్యూట్ గా ఉంటుంది అది షార్ట్ సర్క్యూట్ చేయబడదు లేక అది చిన్న విలువ ఉన్న రెసిస్టెన్స్ ద్వారా కనెక్ట్ చేయబడదు ఇది తప్పకుండా ఓపెన్ సర్క్యూట్ గానే ఉండాలి వేరేలా ఉండకూడదు బహుశా నేను ఈ చివర్లో వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేయవచ్చు ఇక్కడ కనెక్ట్ చేసిన వోల్ట్ మీటర్ RMS విలువ ఎంత అన్నది మెజర్ చేస్తుంది ఇక్కడ నేను చేస్తున్నది ఏమిటంటే వోల్టేజ్ ని చాలా ఎక్కువ విలువ నుండి వోల్ట్ మీటర్ మెజర్ చేయగలిగిన పరిధిలోనికి తీసుకురావడం నాకు వందలాది కిలోవాల్ట్లకు వోల్టమీటర్ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి నేను దీనిని ఉదాహరణకు 10001 లేదా 5001 పరిధిగా కలిగి ఉండొచ్చు ఈ కారణంగా ఒకవేళ నేను 500 kV కలిగి ఉంటే నేను దానిని 1 kV కి తగ్గించవచ్చు మరియు నేను దానిని వోల్ట్ మీటర్ తో మెజర్ చేయగలను కాబట్టి నేను ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రేషియోని ఉపయోగించాలి అని ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా నా వోల్టమీటర్లు పనిచేసే పరిధికి వోల్టేజ్ ను తీసుకు రాగలుగుతున్నాను కానీ ఈ ప్రాసెస్ లో నేను సప్లై నుండి చాలా ఎక్కువ కరెంటు గ్రహించకూడదు నేను అలా చేయలేను ఈ కారణంగానే నేను ఇక్కడ దీనిని ఓపెన్ సర్క్యూట్ గా ఉంచుతున్నాను ఇలా ఓపెన్ సర్క్యూట్ గా ఉంచడం వల్ల ఇక్కడ ఉన్న వోల్ట్ మీటర్ ఇంపెడెన్స్ మాత్రమే టర్న్స్ రేషియోకు అనుగుణంగా ఇంకొక వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఇంపెడెన్స్ ఉంటుంది అది మీరు వోల్ట్ మీటర్ లేదా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎటువంటి కరెంటుని గ్రహించకుండా ఉండేలా చూస్తుంది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎల్లప్పుడూ నేను ఏ వైపు నుంచి వోల్టేజ్ ని మెజర్ చేస్తున్నానో ఆ వైపులో టర్న్స్ సంఖ్య చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు లో వోల్టేజ్ వైపు తక్కువ సంఖ్యలో టర్న్స్ కలిగి ఉంటుంది మరియు లో వోల్టేజ్ వైపు ఓపెన్ సర్క్యూట్ చేయబడుతుంది దీనిని కనీసం తక్కువ విలువ ఉన్న రెసిస్టెన్స్ తో కూడా కనెక్ట్ చేయము కాబట్టి ఈ సందర్భంలో నేను దీనిని V1 అని పిలిస్తే నేను దీనిని V2 అని పిలుస్తాను అప్పుడు నేను V2V1N2N1గా కలిగి ఉండబోతున్నాను అయితే నేను దీనిని I2I1కి సమానంగా రాయలేను ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి నేను సెకండరీ వైపు ఎటువంటి కరెంటు కలిగి ఉండబోవడం లేదు స్టూడెంట్ 4052 ప్రొఫెసర్ అవును వోల్ట్ మీటర్ యొక్క ఇంపెడెన్స్ సాధారణంగా kΩ క్రమంలో ఉంటుంది లేదా ఇంకా ఎక్కువ గా ఉండొచ్చు మరియు ఆ kΩN1N22ని మనము దేని వోల్టేజ్ నైతే మెజర్ చేస్తున్నామో ఆ సోర్స్ విజువలైజ్ చేసుకుంటుంది అది తగినంతగా ఉంటుంది అది నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి మళ్ళీ పెద్దది లేదా చిన్నది లేదా రిలేటివ్ గా ఉందా మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నేను ఇంపెడెన్స్ ఎక్కువగా ఉందా లేదా అని ఎలా ఊహించుకోగలను అలాంటప్పుడే పర్ యూనిట్ చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ నేను పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ 1 VA రేటింగ్ కలిగి ఉంది అనుకుంటున్నాను అయితే ఇది 500 kV గా ఉంటుంది ఇది కిలోవాల్ట్ 1 kV అప్పుడు నేను ఖచ్చితంగా అన్ని బేస్ ఇంపెడెన్స్ విలువలను లెక్కించగలను బేస్ ఇంపెడెన్స్ తో పోల్చితే వోల్ట్ మీటర్ ఇంపెడెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి అప్పుడు నాకు సమస్య లేదు చూడండి ఒకవేళ నేను ఓపెన్ సర్క్యూట్ చేయకుండా నేను ఒకవేళ రెసిస్టెన్స్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తే అప్పుడు ఇది కరెంటుని గ్రహిస్తుంది ఇది కరెంటుని గ్రహిస్తుంటే ఇది కూడా కరెంటుని గ్రహిస్తుంది నేను ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో మెజర్ చేయాలి అనుకుంటున్నాను అంతే కానీ నేను సోర్స్ ని లోడ్ చేయాలి అనుకోవడం లేదు నేను కరెంటుని గ్రహిస్తున్నానంటే నేను ఇక్కడ సోర్స్ ని లోడ్ చేస్తున్నట్లు కానీ నేను అలా చేయాలి అనుకోవడం లేదు అదే నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటేమీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్ గుండా వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేసినప్పుడు మీరు కేవలం వోల్టేజ్ ని మెజర్ చేస్తున్నారు మీరు వోల్ట్ మీటర్ ను లోడ్ లాగా కోరుకోవడం లేదు కాబట్టి మీరు దానిని లోడ్ చేయకూడదు అనుకుంటే మీరు స్పష్టంగా కరెంట్ని గ్రహించకూడదు గ్రహిస్తున్న కరెంటు ఎంత వీలైతే అంత తక్కువగా ఉండాలి కావున నేను చెప్పేది ఇది ఓపెన్ సర్క్యూట్ లాగా ఉండాలి అందువలన ఈ వోల్టేజ్ కరెంటు రిలేషన్షిప్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లో అప్ప్లై చేయడం కుదరదు ఎందుకంటే నేను సెకండరీ వైపుని ఓపెన్ గా ఉంచుతున్నాను ప్రైమరీ వైపు నో లోడ్ కరెంటు కలిగి ఉంటుంది సెకండరీ వైపు స్పష్టంగా జీరో కరెంటు ఉంటుంది కావున ఏ ట్రాన్స్ఫార్మర్ లో అయినా ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో V2V1N2N1 చెల్లుబాటు అవుతుంది అయితే అది I2I1కి సమానం కాదు దీనికి ఇంకొక ప్రతి రూపం ఏమిటంటే ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ తరువాతది కరెంటు ట్రాన్స్ఫార్మర్ కరెంటు ట్రాన్స్ఫార్మర్ కరెంటుని మెజర్ చేయడానికి ఉపయోగించబడుతుంది ఎక్కువ కరెంటు ను మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము బహుశా నేను 10kA కరెంటు ప్రవహిస్తున్న కండక్టర్ కలిగి ఉన్నాను అనుకుందాం మరియు నేను ఈ కరెంటుని మెజర్ చేయాలి అనుకుంటున్నాను అది వేరియబుల్ కరెంటు అయి ఉండొచ్చు బహుశా గరిష్టంగా 10 kA కనిష్టంగా 100 A ఉండొచ్చు అనుకుందాము స్టూడెంట్ 4403 ప్రొఫెసర్ I1 అనేది నో లోడ్ కరెంటు I2 ఏమో ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో సున్నా అవుతుంది అపుడు నేను రేషియో 0I0 అని ఎలా రాయగలను దానికి ఎటువంటి అర్థం ఉండదు స్టూడెంట్ 4416 ప్రొఫెసర్ I1 విలువ సున్నాగా ఉండదు I1 నో లోడ్ కరెంటు అవుతుంది మీకు అర్థం అయిందని ఆశిస్తున్నాను ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓపెన్ కండిషన్ లో మీరు నో లోడ్ కరెంటు కలిగి ఉంటారు అది జీరో కరెంటు అవదు కాబట్టి నేను దీనిని 00 అని రాయలేను ఇది నిజానికి 0I0 అవుతుంది ఇది నో లోడ్ కరెంటు కాబట్టి దీనికి ఏమీ అర్థము లేదు అందుకే ఈ రిలేషన్షిప్ కి ట్రాన్స్ఫార్మర్ ఓపెన సర్క్యూట్ కండిషన్ లో ఉన్నప్పుడు ఎలాంటి అర్థము లేదు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని చూద్దాం బహుశా నేను 10kA కరెంటు కలిగి ఉన్నాను అనుకుందాము ఇది వేరియబుల్ కరెంటు బహుశా ఇది 10A నుండి 10kA వరకు మారుతుంది మరియు నేను దీనిని మెజర్ చేయాలి అనుకుంటున్నాను దీనిని మెజర్ చేయడానికి నేను దీనిని ప్రైమరీగా ఉపయోగిస్తాను చాలా తరచుగా కరెంటు ట్రాన్స్ఫార్మర్ లు ఏ కండక్టర్ యొక్క కరెంటుని మెజర్ చేయాలో దానిని ప్రైమరీ గా ఉపయోగిస్తాయి మీరు ప్రత్యేకంగా ప్రైమరీ ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు అన్ని సంభావ్యతలలోనూ మనము సాధారణంగా ఏమి చేస్తామంటే దీని చుట్టూ టొరాయిడ్ ఉంచుతాము టొరాయిడ్ అనేది ఒక బ్యాంగిల్ లాంటిది నేను దీని చుట్టూ ప్రాథమికంగా చాలా టర్న్ లను వౌండ్ చేస్తాను కాబట్టి అది కూడా బ్యాంగిల్ లాంటి ఒక లామినేటెడ్ కోర్ మరియు ఆ తర్వాత నేను దాని చుట్టూ చాలా టర్న్ లను ఉంచుతాను కాబట్టి కాయిల్ చుట్టూ ఉన్న ఈ టొరాయిడ్ లో నేను ఎక్కువ టర్న్ లను చేయబోతున్నాను ఇక్కడ అందుబాటులో ఉన్న రెండు టెర్మినల్స్ ఇవి ఇప్పుడు ఇది తప్పనిసరిగా టర్న్ రేషియోను చేయబోతోంది మరియు ఇది N అవుతుంది ఇక్కడ ఎటువంటి టర్న్ లేవు ఇది 1 గా ఉంటుంది ఒక కండక్టర్ అనగా ఒక టర్న్ గా లెక్కించబడుతుంది కావున అది 1N 10kA కాబోతోంది లేదా 10kAమెజర్ చేయాల్సిన కరెంటు అవుతుంది నన్ను దీనిని I2 అని పిలవన్నివ్వండి ప్రొఫెసర్ చూడండి ఈ కండక్టర్ ని ఒక సింగిల్ కండక్టర్ గా తీసుకుంటాము ఇది నిజానికి ఒక టర్న్ కి సమానం అవుతుంది ఎందుకంటే రిటర్న్ ఎక్కడ ఉందో మీకు తెలియదు మరియు దాని చుట్టూ మీరు టొరాయిడ్ కలిగి ఉన్నారు అది N టర్న్ లు కలిగి ఉంది కాబట్టి స్పష్టంగా నేను పొందే కరెంటు అనేది వాస్తవంగా కండక్టర్ లో ప్రవహించే కరెంటుకు 1N రెట్లు ఉంటుంది కాబట్టి ఇది స్పష్టంగా స్టెప్ డౌన్ చేయడం అయితే ఇక్కడ ఒకవేళ నేను దీనిని ఓపెన్ సర్క్యూట్ గా ఉంచితే ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని ఓపెన్ సర్క్యూట్ గా వదిలేయలేను దానికి బదులుగా చిన్న రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేస్తాను ఎంత చిన్న రెసిస్టెన్స్ అనేది మళ్లీ పర్ యూనిట్ పైన ఆధారపడి ఉంటుంది మీరు బేస్ ఇంపెడెన్స్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తే దాని కంటే చాలా తక్కువ గా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను 1NI2I1 గా కలిగి ఉండబోతున్నాను I2I1 లేదా Iprimary అయితే ఇది V2V1 కి సమానం కాదు ఎందుకంటే నేను స్పష్టంగా సెకండరీ ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ సెకండరీని షార్ట్ సర్క్యూట్ చేయబోతున్నాను ఎందుకంటే నేను షార్ట్ సర్క్యూట్ చేయకపోతే ఒకవేళ నేను 10kA కరెంటు కలిగి ఉంటే నేను కనీసం 1 V అయినా కలిగి ఉంటే అది 1xN V గా ట్రాన్సలేట్ చేయబడాలి ఇక్కడ N బహుశా 10000 కావచ్చు అప్పుడు నాకు 10 kV వస్తుంది మరియు ఒకవేళ నేను నా చేతిని అక్కడ ఉంచినట్లయితే నేను నిజంగా దానిని పొందుతాను కాబట్టి మనము చాలా జాగ్రత్త గా ఉండాలి ఎందుకంటే ఇన్సులేషన్ అంత వోల్టేజ్ ని తట్టుకోలేక పోవచ్చు